మునుపటి 2 ఉపన్యాసాలలో మేము 2 కేసులను పరిగణించాము ఒకటి డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్లో కదులుతున్న కణం కి సంబంధించినది మరియు మరొకటి పరిమిత పరిమాణ పెట్టెలో కదులుతున్న కణం దీని కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని విశ్లేషణాత్మకంగా పరిష్కరించవచ్చు అయితే నా ఉద్దేశ్యంలో అన్ని పొటెన్షియల్స్ కి ఈ రకమైన పరిష్కారాలు వర్తించకపోవచ్చు ఉదాహరణకు నేను బౌండరీ x0 మరియు xL ల వద్ద సంభావ్యత గా పరిగణించాము అయితే వీటి మధ్యలో పొటెన్షియల్లో మార్పు ఈ విధంగా ఉంది పొటెన్షియల్ ఈ విధంగా ఉండొచ్చు లేదా వీటి మధ్యలో పొటెన్షియల్ ఏదైనా ఒక ఆకారాన్ని ఉంటుంది నేను ష్రోడింగర్ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలి మరియు దాని కోసం మనం ష్రోడింగర్ సమీకరణాన్ని సంఖ్యాపరంగా ఇంటిగ్రేట్ చేయాలి అవకలన సమీకరణాన్ని నేను సంఖ్యాపరంగా ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయగలను నేను ఇప్పుడు ప్రధానంగా ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించడంపై దృష్టి పెడతాను ఇది రెండవ ఆర్డర్ అవకలన సమీకరణం VxψEψ ఇది ఐగెన్ విలువ సమీకరణం అంటే నేను కొన్ని బౌండరి పరిస్థితులను సంతృప్తి పరచాలి అప్పుడు మాత్రమే పరిష్కారం ఆమోదయోగ్యమైనది కాబట్టి ష్రోడింగర్ సమీకరణం 22m VxψEψ మొదటిగా నేను కొన్ని బౌండరి బౌండరి పరిస్థితులను సంతృప్తి పరచాలనుకుంటున్నాను వేవ్ ఫంక్షన్ ψ నిరంతరంగా ఉంటుంది మరియు మూడవది v→ అయితే తప్ప సాధారణంగా నిరంతరంగా ఉంటుంది నేను ఈ 3 షరతులను సంతృప్తి పరచాలి ఇవన్నీ కలిసి నాకు ఐగెన్ ఎనర్జీలు మరియు ఐగెన్ ఫంక్షన్లను అందిస్తుంది మనం చేయవలసింది ఏమిటంటే బౌండరి పరిస్థితులను సంతృప్తిపరిచే ఈ సమీకరణాన్ని పరిష్కరించడం మరియు మరియు రెండూ కంటిన్యూస్ గా ఉండేలా చూసుకోవాలి సంఖ్యాపరమైన సాంకేతికతలను నేర్చుకోవడం ప్రారంభించడం కొరకు మేము ఈ ఉపన్యాసంలో00 మరియు L0 అనే సరళమైన సమస్యపై దృష్టి పెడతాము తద్వారా సమస్యను కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి ఈ సమస్యలో రెండు పాయింట్ల వద్ద అనంతమైన ఎత్తైన గోడలు 0 మరియు L వెలుపల V→∞ ఉంటుంది 0 మరియు L మధ్యలో V కి కొంత ఆకారం V ఉంటుంది కాబట్టి ఈ అంచు వద్ద ψ0 మరియు మరొక అంచు వద్ద ψ0 ఉంటుంది మరియు మేము మధ్యలో పరిష్కారాన్ని నిర్మించాలి కాబట్టి అవకలన సమీకరణాల సంఖ్యాపరమైన పరిష్కారంలో మనం వాస్తవానికి పరిష్కారాన్ని ఎలా నిర్మిస్తాము మేము ψ మరియు ψ పరిమాణాన్ని అప్డేట్ చేయడానికి ఇంటిగ్రేట్ చేస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఒక సాంకేతికత ఏమిటంటే ఈ సందర్భంలో ψ0 రెండు వైపులా ψ మరియు ψ రెండూ 0 అయితే ఇది x0 xL కాబట్టి దీనిని నిర్మించే ఒక మార్గం ఏమిటంటే x0 వద్ద ψ 0 మరియు కొంత పరిమిత సంఖ్యకు సమానం మనం 1 లేదా కొంత స్థిరాంకం అనుకుందాం నేను ఇక్కడ ఏమి చేస్తున్నానో చూపిస్తూనే ఉంటాను కాబట్టి ఈ పెట్టెలో నేను ఎరుపు రంగుతో ψ0 ని చూపించాను మరియు దీనితో మనం ఏమి చేయగలము తదుపరి పాయింట్ వద్ద విలువను కనుగొంటాము కాబట్టి ష్రోడింగర్ సమీకరణం నుండి 2m2V0 E ఇది నాకు తెలుసు మరియు ఏదైనా పాయింట్ వద్ద మరియు విలువ తెలుసు ఈ పాయింట్ నుండి ఎడమ వైపున x0 వద్ద ప్రారంభించబడింది నేను దానిని అప్డేట్ చేశాను మరియు తదుపరి పాయింట్ని నేను దానిని i1 పాయింట్ అని పిలుస్తాను i1 వ పాయింట్ వద్ద కూడా విలువని అప్డేట్ చేయగలను i1 ix నాకు తెలుసు ఒక పాయింట్ వద్ద విలువ తెలిస్తే నాకు విలువ కూడా తెలుస్తుంది ఒకసారి నేను అలా చేసిన తర్వాత నేను ఇక్కడ నుండి ఈ క్రాస్లో ప్రతిదీ కనుగొన్నాను నేను మళ్ళీ నా పరిష్కారాన్ని తదుపరి పాయింట్కి మరియు దాని నుండి తదుపరి పాయింట్కి దాని నుండి తదుపరి పాయింట్కి దాని నుండి తదుపరి పాయింట్కి మరియు మొదలైన వాటికి నేను పరిష్కారాన్ని నిర్మిస్తూనే ఉంటాను ఎందుకంటే నేను మొదటి ఆర్డర్ వరకు మాత్రమే పదాలను ఉంచుతున్నాను కనుక రెండవ క్రమంలో ఈ x విలువ నిజంగా చిన్నదని నేను నిర్ధారించుకోవాలి మనం ఈ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఇప్పుడు విస్మరించవచ్చు ఈ సందర్భంలో 0 L రెండు వైపులా x0 xL వద్ద అదృశ్యమయ్యే సందర్భాన్ని నేను తీసుకుంటున్నాను కాబట్టి ప్రారంభంలో x0 వద్ద 0 0 0 కొంత స్థిరాంకం మనం దానిని C అని వ్రాస్దాం నేను ఇంతకు ముందు వ్రాసాను మరియు xL వరకు పరిష్కారాన్ని రూపొందించాను ఇప్పుడు బౌండరి పరిస్థితి L0 ని డిమాండ్ చేస్తుంది నేను ψx0 నుండి ప్రారంభిస్తున్నప్పుడునేను ఒక పరిష్కారాన్ని రూపొందిస్తున్నాను అని గుర్తుంచుకోండి మరియు పరిష్కారం E పై ఆధారపడి ఉంటుంది నేను 0 0 0 ని కలిగి ఉన్నందున అది జరిగింది ఏ సమయంలోనైనా 2m2V0 E గా ఇవ్వబడినది కాబట్టి Eపై ఆధారపడి ఇవ్వబడింది మరియు నా పరిష్కారాన్ని రూపొందించడానికి నేను ఈ మూడిటిని ఉపయోగిస్తాను కాబట్టి నేను నిజంగా ఐగెన్ విలువను పొందే వరకు ψ విలువ 0 కాదు కాబట్టి ఏమి జరగవచ్చు ఉదాహరణకు నేను పరిష్కారాన్ని రూపొందించినట్లయితే ఒక పరిష్కారం ఇలా ఉండవచ్చు నేను ఆకుపచ్చ రంగులో చూపిస్తున్నాను ఇది ఆమోదయోగ్యం కాదు కాబట్టి ఇది ఏదో ఒక E రెండవ పరిష్కారం ఈ విధంగా ఉంటుంది నేను ఖచ్చితంగా E అని వ్రాస్తే తప్ప కనీసం అదిమరొక వైపు 0కి వెళుతుంది మరియు అది ఆమోదయోగ్యమైనది కాబట్టి కొన్ని E కోసం L0 ఆ Eని ఐగెన్ శక్తిగా మరియు పరిష్కారాన్ని ఐగెన్ ఫంక్షన్ గా అంగీకరించిన తర్వాత మీరు Eని పెంచుతూ మరింత ఎక్కువ స్థితులను కనుగొనవచ్చు ఈ సందర్భంలో కణం 0 మరియు L మధ్య బౌండ్ అయి కట్టుబడి ఉంటుంది కాబట్టి అంటే V→∞ ఈ బౌండరి వెలుపల ఈ సందర్భంలో అనంతమైన స్థితులు ఉండబోతున్నాయి కాబట్టి మీరు E ని స్కానింగ్ చేస్తూ మరియు మరిన్ని స్థితులను కనుగొనవచ్చు ఇతర పద్ధతిలో మళ్లీ ష్రోడింగర్ సమీకరణం పరిష్కారం ఉపయోగించి ఈ సందర్భంలో మళ్లీ నాకు 00 L0 x0 xL మొదటిగా x0 నుండి కుడివైపుకి అనగా x0 పరిధిలో ఇంటిగ్రేషన్ చేసి పరిష్కారాన్ని రూపొందించాలి కాబట్టి మీరు 00 0 కొంత సంఖ్యకు సమానం ఆపై మీకు నుండి తెలుస్తుంది మీరు నిర్దిష్ట పాయింట్ వరకు ఇంటిగ్రేట్ చేయడాన్ని ప్రారంభిస్తాము దానిని x నుండి xx0 వరకు మళ్లీ ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించండి xL ఎడమవైపు వరకు చేయండి కాబట్టి మీరు ఏమి చేస్తారు అంటే xL0 xL కొంత స్థిరమైన C గా ఉంటుంది కాబట్టి మీరు మళ్లీ ఎడమవైపుకు xx0 వరకు ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించండి కాబట్టి నేను ఏమి చేసాను మనం చేసినది ఏమిటంటే ఈ సంభావ్యత తో మేము ఇక్కడ నుండి పరిష్కారాన్ని రూపొందించడం ప్రారంభిస్తాము ఇది ఈ వైపు నుండి వస్తుంది మరియు మేము కుడి వైపు నుండి పరిష్కారాన్ని రూపొందించడం ప్రారంభించాము మరియు ఇది ఇలా వస్తుంది ఇది ఇతర పరిస్థితులతో సరిపోలనవసరం లేదు నేను దానిని ఎరుపు రంగులో చూపిస్తాను ఇది ఇలా ఉండవచ్చు మనం ఏమి చేయాలి అంటే xx0 వద్ద పరిష్కారం ఏ సమయంలోనైనా దాని అర్థంతో సరిపోలాలి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం మన వద్ద ఏమి ఉంది x నిరంతరాయంగా ఉంటుంది అంటే ఎడమ నుండి xx0 నుండి కుడివైపు xx0కి సమానంగా ఉండాలి మరియు రెండవ విషయం నిరంతరంగా ఉండాలి కాబట్టి మీరు ఎడమ వైపు నుండి xx0 అనేది కుడివైపు నుండి వచ్చే xx0 కి సమానంగా ఉండాలి కాబట్టి మీరు చేయగలిగేది ఏమిటంటే ఒక కారకం ద్వారా గుణించడం ద్వారా రెండు పరిష్కారాలను సరిపోల్చడం మరియు ఆపై విలువలను సరి పోల్చాలి కాబట్టి మళ్ళీ ఈ చిత్రాన్ని గీయనివ్వండి మరియు మీకు ఎడమవైపు నుండి ఒక పరిష్కారం వస్తుంది అది కుడివైపు నుండి వచ్చే ఈ పరిష్కారం ఇలా ఉంటుంది ఇప్పుడు మనం xx0తో సరిపోలుతున్న ఈ సమయంలో అది చూద్దాం మేము మొదట వేర్వేరు వాలులతో ప్రారంభించాము కాబట్టి వేవ్ ఫంక్షన్ సరిపోలనవసరం లేదు కాబట్టి మనం చేయవలసిందల్లా కుడి చేతి వైపు దానిని క్రిందికి తీసుకువచ్చే కారకంతో గుణించడం ద్వారా ఈ సమయంలో వేవ్ ఫంక్షన్ను సరిపోల్చేలా చేస్తుంది కాబట్టి నేను rightx అని వ్రాయగలను rightxleftx0rightx0 అని వ్రాయగలను ఇది సరిపోలిక చేస్తుంది కాబట్టి ఇది వక్రరేఖను ఈ నీలం రంగులో ఉండేలా చేస్తుంది కాబట్టి దీన్ని కొత్తగా వ్రాస్తాను ఎరుపు నుండి మేము దీన్ని చేసాము దీనిని ఎరుపుగా వ్రాయనివ్వండి కాబట్టి నేను rightnewxrightxleftx0rightx0ని చేసాను మరియు ఆ తర్వాత ఇది మొదటి దశ మరియు దీని తర్వాత ఈ leftx0 అనేది కుడి నుండి వచ్చే అదే పరిష్కారం కాకపోతే మరొక వైపు ఆమోదయోగ్యం కాదు రెండూ సమానం అయినప్పుడు మేము ఐగెన్ ఎనర్జీ Eని కనుగొన్నాము కాబట్టి కొంత శక్తికి అవి సమానంగా ఉంటాయి అది ఐగెన్ ఎనర్జీ మరియు ఈ రీస్కేలింగ్ చేసిన తర్వాత అన్ని శక్తులకు సమానంగా ఉండవు కాబట్టి వేవ్ ఫంక్షన్ అంతా సజావుగా ఉండేలా చూసుకోవడం ద్వారా ఐగెన్ విలువ మరియు ఐగెన్ ఫంక్షన్ని రెండు విభిన్న మార్గాల్లో కనుగొనడానికి ఇది మార్గం అంటే మరియు నేను వేవ్ ఫంక్షన్ ఫారమ్ను ఏ వైపు ఇంటిగ్రేట్ చేసినా ఒకేలా ఉంటాయి మరియు మరొకటి నేను ఒక బౌండరి నుండి ప్రారంభించి మాకు స్మూత్ వేవ్ ఫంక్షన్ని నిర్మిస్తాను మరియు ఇతర బౌండరి పరిస్థితి కూడా సంతృప్తి చెందేలా చూసుకుంటాను రెండూ ఆమోదయోగ్యమైన మార్గాలు ఇప్పుడు మేము అన్ని సమయాలలో యొక్క కొనసాగింపు మరియు కొనసాగింపును లాగరిథమిక్ డెరివేటివ్ యొక్క కొనసాగింపుగా పిలవబడే ఒక స్థితిలో మిళితం చేస్తాము కాబట్టి ఈ సందర్భంలో నేనేం చేస్తాను అంటే నేను x0x0|left ఎడమవైపు తీసుకొని దీన్ని x0x0|right కుడితో సరిపోల్చండి మరియు అవి సమానంగా ఉన్నాయో లేదో చూడండి కొన్ని Eకి సమానంగా ఉంటే మేము ఐగెన్ ఎనర్జీ E ని కనుగొన్నాము లేకపోతే మనం మళ్లీ ఇతర ఎనర్జీకి వెళ్ళి తనిఖీ చేస్తాము కాబట్టి మనం ఎనర్జీని స్కాన్ చేసి మరియు ఏమి జరుగుతుందో చూడవచ్చు ఇచ్చిన సమస్యలో ఐగెన్ ఫంక్షన్ లు మరియు ఐగెన్ ఎనర్జీ లను కనుగొనడానికి ఇవి రెండు విధానాలు కాబట్టి x0 మరియు xL మధ్య సంభావ్యత ఏదైనా ఉండవచ్చు అనే సమస్యలపై మేము చర్చిస్తున్నాము కానీ ఆ ప్రాంతం వెలుపల ఉంటుంది కాబట్టి ఆ వేవ్ ఫంక్షన్ ఎల్లప్పుడూ రెండు బౌండరీల వద్ద 0గా ఉంటుంది ఇప్పుడు ష్రోడింగర్ సమీకరణం 22mVxψEψ ఇప్పుడు ఈ సంఖ్యలు మరియు m చాలా చిన్నవి మేము మైక్రోస్కోపిక్ ప్రపంచంతో వ్యవహరిస్తున్నాము కాబట్టి సమస్యను రీస్కేల్ చేయడం మంచిది కాబట్టి దూరాలు మరియు శక్తులు 1 క్రమంలో ఉంటాయి అంటే మేము యూనిట్లను 10 రోజులు మైనస్ 36కి మార్చే క్రమంలో కాకుండా 10 రోజుల నుండి మైనస్ 19 వరకు మరియు కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయడం చాలా కష్టం కాబట్టి ఉదాహరణకు మనం ఏమి చేస్తాము ఈ సందర్భంలో మనం ప్రస్తుతం వ్యవహరిస్తున్న సమస్యల విషయంలో మనం చేసే పొడవు స్కేల్ L గా ఉంటుంది అది సంభావ్యత యొక్క వెడల్పు మరియు శక్తి ప్రమాణం సహజంగా 2mL2 అవుతుంది కాబట్టి డైమెన్షనల్గా సరైనది అయిన పొడవు స్కేల్ను 2mL2 గా ఉంచండి కాబట్టి దీని కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని మళ్లీ వ్రాద్దాం కాబట్టి మనం అలా చేసినప్పుడు మనకు 22md2dx2VxψEψ ఇక్కడ Lతో గుణించి L2తో భాగించనివ్వండి కాబట్టి నేను ముందు 12 2mL2d2d2VxxEψ గా సమీకరణాన్ని కలిగి ఉన్నాను 2mL2 ద్వారా భాగించండి తద్వారా 12d2dxL2Vx2mL2 ψxE2mL2 ψ సమీకరణాన్ని తిరిగి వ్రాయడానికి yxL మరియు EE2mL2 మరియు VV2mL2 12d2ydy2V ψyE ψ మరియు అది ψ ఈ పరిమాణం లేని పరిమాణం y E మరియు V ఇప్పుడు నేను 0 మరియు L మధ్య మారుతున్న x కోసం y ని 0 మరియు 1 మధ్య తీసుకోగలను క్వాంటం మెకానిక్స్లో లేదా పరమాణు పరిమాణంలో L అనేది 10 10 మీటర్లు ఉండే కొన్ని ఆంగ్స్ట్రోమ్ల క్రమాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు నేను yని 0 మరియు 1 మధ్య మార్చగలను కాబట్టి నేను yలోని ఇంక్రిమెంట్ని 0 1 క్రమంలో ఉండేలా తీసుకోగలను మరియు నేను x పరంగా అదే పని చేయాలనుకుంటే అది చాలా కష్టంగా ఉంటుంది మరియు సంఖ్యాపరంగా అస్థిరమైనది కాబట్టి ఇప్పుడు మనం సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నాము కాబట్టి నేను మళ్ళీ ఈ పెట్టెను తీసుకుంటాను అక్కడ కొంత సంభావ్యత ఉన్నట్లయితే ఇప్పుడు దీనిని 2mL2 యూనిట్లలో ఇవ్వబడింది అని పిలుద్దాం కాబట్టి నేను ఇందులో ఆ బార్ని డ్రాప్ చేయబోతున్నాను 12d2ydy2V ψyEψ మొదటి విధానంలో మనం 00 తో ప్రారంభించిన దాని సంఖ్యగా ఉంటుంది కొంత సంఖ్యకు సమానం దానిని 1గా తీసుకుని ఆపై ఇంటిగ్రేట్ చేయండి కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే ఈ మొత్తం విషయాన్ని చిన్న ఇంటర్వెల్ x గా విభజిస్తాము కాబట్టి x అనేది పాయింట్ 0 005 క్రమానికి సంబంధించినది కావచ్చు కొన్ని x చాలా చిన్న సంఖ్య కాబట్టి నేను ష్రోడింగర్ సమీకరణం ద్వారా ψ మరియు ψ1 ψ 2V E నుండి ప్రారంభిస్తాను అప్పుడు నాకు ψ 00x ఉంటుంది x10 అంటే 0 ప్రస్తుతం x మరియు ఇప్పుడు x2mVx Eψ అని వ్రాయగలను ఒక సైకిల్ పూర్తయినది ఇక్కడ నుండి నేను తదుపరి దశకు వెళ్లి 2xψxxx అని వ్రాయగలను 2Δxxxx దీనిని మనం ఇప్పటికే x వద్ద లెక్కించాము మరియు 2xఇప్పుడు 2V2Δx Eψ కి సమానంగా అప్డేట్ చేయబడినది మేము మరొక సైకిల్ పూర్తి చేసాము ఇది m దూరంగా ఉండాలి మరియు ఇప్పుడు నేను పరిష్కారాన్ని రూపొందించగలను మరియు మొదలైనవి కాబట్టి సాధారణంగా నేను చేస్తున్నది ఏమిటంటే నేను i1ii x అని వ్రాస్తున్నాను i1 ని ii Δx గా అప్డేట్ చేస్తున్నాను మరియు i1 ని కనుగొన్న తర్వాత నేను i1 ని అప్డేట్ చేయగలను i1 అనేది i1 2Vxi1 E కి సమానం మనం Eపై ఆధారపడతామని గమనించండి మరియు ఈ విధంగా నేను వివిధ పాయింట్ల వద్ద పరిష్కారాన్ని ఇతర వైపుకు x L వరకు నిర్మించగలను మరియు చివరి పాయింట్ 0కి సమానం అని సరి చూడండి మరియు సంఖ్యాపరంగా 0 అని నిర్ధారించుకోవడం చాలా కష్టం కాబట్టి మీరు చేసేది ఏమిటంటే N అనేది చాలా చిన్న సంఖ్య 10 3 లేదా 10 4 కంటే తక్కువగా ఉందని చెప్పండి మీరు దానిని అంగీకరిస్తే మీరు ఐగెన్ ఎనర్జీ Eని కనుగొన్నారు మీ కోసం ఏది E జరిగిందో ఆ శక్తిని మీరు కనుగొన్నారు మరియు మీరు ఆ శక్తిని కనుగొన్న తర్వాత నేను కూడా విభిన్నంగా ఉండే i1⋅⋅⋅⋅N కి i ని కనుగొన్నారు మీకు ప్రతి పాయింట్ వద్ద విలువని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు0L2dx ని లెక్కించి సాధారణీకరిస్తారు అది i1Ni2x కి సమానం మరియు ఇది మీకు కొంత సంఖ్యను ఇస్తుంది మరియు ఇది మీకు CN ని ఇస్తుంది inew మీరు ఇంతకు ముందు ఏది లెక్కించినా iCN అనేది సాధారణీకరించిన వేవ్ ఫంక్షన్ను ఇస్తుంది ఈ సందర్భంలో వేవ్ ఫంక్షన్ను కనుగొనడం అది ఒక మార్గం ఈ సందర్భంలో రెండవ విధానం అవసరం లేదు కానీ రాబోయే ఉపన్యాసాలలో చర్చించే కేసుల కోసం ఇది అవసరం కాబట్టి నేను వివస్తున్నాను రెండవ విధానంలో మీరు వాస్తవానికి ఒక వైపు నుండి పరిష్కారాన్ని రూపొందించడం ప్రారంభించండి మీరు మరొక వైపు నుండి పరిష్కారాన్ని రూపొందించడం ప్రారంభిస్తారు మరియు x0 పాయింట్ వద్ద మీరు లాగరిథమిక్ డెరివేటివ్ను సరిపోల్చండి అది సరిపోలిన చోట నీకు ఐగెన్ ని విలువ ఇస్తుంది కాబట్టి మీరు చేసేది ఏమిటంటే మనకు L0 00 మధ్య కొంత సంభావ్యత ఉంది కాబట్టి మీరు ఈ మొత్తాన్ని చిన్న చిన్న చిన్న విరామాలుగా విభజించి మళ్లీ ప్రారంభించండి కాబట్టి మీరు i1i x మరియు మేము ఇంతకు ముందు చేసిన అన్ని దశలను చేయండి x0 నుండి x0 వరకు ఇంటిగ్రేట్ చేయండి ఇది చివరి పాయింట్ N వరకు చేయండి ఆపై మీరు N 1ψఇది 0 N ఎందుకంటే మీరు ఎడమవైపుకి వెళుతున్నారు కాబట్టి ఇది N N ఏదైనా విలువను మీరు ఊహించిన విలువ మీకు N 1N Nx ని పొందిన తర్వాత ని అప్డేట్ చేయండి మరియు మొదలైనవి కాబట్టి మీరు పరిష్కారాన్ని ఇతర మార్గంలో రూపొందించి ఆపై xx0 వద్ద |left |rightఅని తనిఖీ చేయండి దానిని ఎలా తనిఖీ చేస్తాము |left |right10 310 4 అని చెప్పగలము సమాధానం ఎక్కడ లభిస్తుందో చూడాలి ఒకవేళ ఏదైనా నిర్దిష్ట E విలువ వద్ద సరిపోలిస్తే దానిని ఐగెన్ విలువ గా పరిగణించాలి కాబట్టి E వద్ద ఇది జరిగినప్పుడు మీరు సంబంధిత వద్ద ఐగెన్ ఎనర్జీ ని కనుగొన్నారు ఇప్పుడు మీరు సరైన విలువలు పొందడానికి మీరు ఎడమ నుండి చేయండి మరియు మీరు కుడి నుండి చేయండి కాబట్టి మీరు చేసేది rightnew rightxleftnewx0rightnewx0 కి సమానంగా ఉండాలి ఇది ఇప్పుడు వేవ్ ఫంక్షన్ xx0 వద్ద సరిపోలుతుందని నిర్ధారిస్తుంది ఆపై మీరు నిరంతర వేవ్ ఫంక్షన్ను కనుగొన్నారు మరియు సాధారణీకరించారు కాబట్టి రెండు బౌండరిల వద్ద వేవ్ ఫంక్షన్ అదృశ్యమయ్యే ఈ నిర్దిష్ట రకమైన సమస్యని నేను మీకు అందించాను వేవ్ ఫంక్షన్ మరియు ఐగెన్ ఎనర్జీలని ఎలా కనుగొనాలో కూడా చర్చించాము కాబట్టి ముగించే ముందు సంగ్రహంగా చెప్పాలంటే నిర్దిష్ట సమస్య లో x≤0 మరియు x≥L ఉన్నప్పుడు V∞ x అనేది 0 మరియు L మధ్యలో ఉన్నప్పుడు Vగా వుండే సందర్భంలో ష్రోడింగర్ సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేయడం గురించి మేము తెలుసుకున్నాము 00 మరియు ψ 0 పరిష్కారాలని కనుగొనే మార్గాన్ని మేము కనుగొన్నాము ఇప్పుడు తదుపరి ఉపన్యాసంలో ఈ బౌండరీల వద్ద ψ అదృశ్యం కాకుండా ఉన్న సందర్భాలను పరిశీలిస్తాము అయితే అది అనంతం వరకు వెళుతుంది ఆ పరిస్థితిలో పరిష్కారాలను కనుగొనాలి